ఈ ఉపన్యాసంలో మనము వి ఎల్ ఎస్ ఐ ఫిజికల్ డిజైన్ లో ప్లేస్మెంట్ సమస్యలు గురించి చర్చించుకుందాము ఇప్పుడు ఈ రెండవ ఉపన్యాస భాగంలో మొదటిగా మనము ప్లేస్మెంట్ లోని డిజైన్ స్టైల్ లో నిర్దిష్టమైన సమస్యలు గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు నేను అనేది ఏమిటంటే ఇప్పటికే నేను మీకు పదేపదే ఈ విషయం గురించి ఇంతకు ముందు చెప్పింది ఏమిటంటే తుది లేఅవుట్ రూపొందించేటప్పుడు చాలా దశలలో వి ఎల్ ఎస్ ఐ ఫిజికల్ డిజైన్ అనేది ఖచ్చితమైన డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది అయితే అది పూర్తిగా వాడుకలోనిది గాని కొద్దిపాటి వాడుకలోనిది గాని స్టాండర్డ్ సెల్ ఆధారితమైనది గాని గేటెడ్ లేక ఎఫ్ పి జి ఎ ఆధారితమైనది గాని కావచ్చు ఇప్పుడు మనం ఏమి పరిశీలిస్తాము అంటే డిజైన్ శైలి సంబంధిత ప్లేస్ మెంట్ యొక్క ఎంపిక ఎంత వరకు ప్రభావితం చేస్తుంది ఇది మనం ఏం చేయాలి అనుకున్న దాని మీద ఎంత వరకు ఖచ్చితమైన ప్రభావం చూపిస్తుంది లేక ప్లేస్మెంట్ ఫేస్ లో మన ఉద్దేశ ప్రకారం జరుగుతుందా లేదా అనేది చూడాల్సి వుంది ఇప్పుడు ప్లేస్మెంట్ ప్రాబ్లం లో లో తలెత్తే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మనము ఉపయోగించిన డిజైన్స్ శైలి మరియు మనము ఏమి గమనిస్తాము అంటే నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా స్టాండర్డ్ సెల్ డిజైన్ శైలి ఉదాహరణకు ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలు రెండు ఒక్కటే ఎందుకంటే మీరు గతంలో చెప్పినది గుర్తు తెచ్చుకున్నట్లైతే స్టాండర్డ్ సెల్ డిజైన్ లో సెల్ ని అమర్చే ప్రదేశం పరిమితమైనది అది కేవలం వరుస లోనే సెల్ ని అమర్చ గలం ఫ్లోర్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనము తాత్కాలికంగా ట్రయల్ సెల్స్ కోసం ఒక స్థానాన్ని కేటాయిస్తున్నాము ఇప్పుడు ఆ స్థానం ఆ వరుసలలో ఒక దానిలో ఉండాలి మీరు ఒక వరుసలో ఒక సెల్ నీ ఉంచిన తరువాత మీరు ప్లేస్మెంట్ ను కూడా కంప్లీట్ చేస్తున్నారు ప్లేస్మెంట్ కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది ఏ విషయం అంటే సెల్స్ ని ఏదో ఒక వరసలో ఉంచడం ఇక్కడ ఒక డిజైన్ స్టైల్ ఉదాహరణ ఉంది వాస్తవానికి ఉదాహరణలో ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్ మెంట్ లలో తేడా లేదు మనము ప్రత్యేకించి పూర్తిగా ఆచారబద్ధమైన ఏ ఎస్ ఐ సి డిజైన్స్ శైలులను ప్రామాణిక సెల్ మరియు గేట్ ఎరే మరియు ప్లేస్ మెంట్ లో ఉన్న ప్రధాన విషయాల గురించి చర్చిద్దాము ఇప్పుడు పూర్తి ఆచార బద్ధమైన విధానం చూద్దాం పూర్తిగా ఆచారబద్ధమైన డిజైన్స్ శైలిని చూసినట్లయితే ఇది పూర్తిగా అనియంత్రిత పరమైన డిజైన్ శైలి అంటే ఇందులో సిలికాన్ ఫ్లోర్ కలిగి ఉంటుంది మరియు అందులో బ్లాక్ ని ఏ చోట అయినా మరియు ఏ ఆకారం లో నైనా ఉంచవచ్చును ట్రయిల్ బ్లాక్ల కారక నిష్ప త్తులు మారవచ్చు ప్రతి పరిమితి లేదుఅయితే ఇతర డిజైన్ శైలులను కలపవచ్చు కొంత భాగం ప్రామాణిక సెల్ బేస్ కావచ్చు కొంత భాగం పూర్తిగా ఆచారబద్ధమైనది గా ఉండొచ్చు మొదలగునవి అయితే సాధారణంగా పూర్తి ఆచారబద్ధమైన విధానానికి ఇది వర్తిస్తుంది కాబట్టి ప్లేస్మెంట్ సమస్య బ్లాక్ లో సంఖ్య వివిధ ఆకారం ఉండటం మరియు ట్రయల్స్ కు అందుబాటులో ఉన్న ప్రాంతం బట్టి ఉంటుంది ఇప్పుడు బ్లాక్ యొక్క ఆకారాలు సర్వసాధారణంగా ఉండవు ఎందుకంటే అందులో కొంత ప్రదేశము వాడకుండా ఉండటం వలన పూర్తి ఆచారబద్ధమైన డిజైన్ స్టైల్ కోసం ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ స్టెప్స్ రెండు స్పష్టంగా అవసరమని నేను ముందే చెప్పాను అయినప్పటి కీ మనము ఉపయోగిస్తున్న అల్గారిథం బట్టి మీకు ఒక నిర్దిష్ట ప్లేస్మెంట్తో ప్రారంభమయ్యే అనేక పునరావృత్తులు అవసరం కావచ్చు మరియు పునరుక్తి పక్రియ లో ప్లేస్మెంట్ నాణ్యతను వరుసగా మెరుగుపర్చడానికి ప్రయత్నించడంలో మీరు అడుగడుగున నా లేఅవుట్ ను కొద్దిగా సవరిస్తున్నారు ఇప్పుడు ఫుల్ కస్టమ్ కోసం ఫ్లోర్ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ దశలు అవసరం ఇది అర్థం చేసుకోవడం కోసం దీనిని మళ్లీ పునరావృతం చేద్దాం మనం మళ్ళీ ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఫ్లోర్ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాంఒక బ్లాక్ ఉంది బ్లాక్ బి ఉంది బ్లాక్ సి మరియు డి ఉంది ఇది ఈ 4 బ్లాక్ల కోసం ఫ్లోర్ప్లాన్ యొక్క ఒక ప్రత్యేక సందర్భం లేదా ఉదాహరణ ఇప్పుడు మళ్ళీ మనము ప్లేస్ మెంట్ యొక్క తరువాతి దశకు వెళ్ళినప్పుడు ఇప్పుడు బ్లాకుల ఖచ్చితమైన ఆకారాలు మరియు పరిమాణం నిర్వచించబడ్డాయి మరియు రూటింగ్ కోసం కొంత ట్రయల్ స్థలాన్ని కూడా ఉంచాలి కాబట్టి ఇప్పుడు మీ ప్లేస్మెంట్ ఇలా ఉండవచ్చు మనము ఇలా చెప్పుకుందాం ఇది మీ బ్లాక్ ఎ కావచ్చు ఇది మీ బ్లాక్ బి కావచ్చు మీ బ్లాక్ సి ఇలా ఉండవచ్చు మీ బ్లాక్ డి చిన్నదిగా ఉండవచ్చు మీరు ప్లేస్మెంట్ యొక్క ఈ ఉదాహరణ లో ఏమి చూస్తారు అంటే ఇది ప్లేస్ మెంట్ కాబట్టి ప్లేస్మెంట్ యొక్క ఈ ఉదాహరణలో మీరు బ్లాక్ల మధ్య మరియు చుట్టూ కొన్ని ఖాళీలను స్పష్టంగా ఉంచారు ట్రయల్ ఉపయోగించి మీరు రూటింగ్ లేదా ఇంటర్ కనెక్షన్లను సరిగ్గా పూర్తి చేయవచ్చు మరియు ఇంకా ఆకారాల అసమానత మరియు బ్లాకుల ట్రయల్ కారణంగా ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఉపయోగించనివి ఉన్నాయి అని కూడా మీరు చూస్తారు కాబట్టి మనము నిజంగా ఈ ప్రాంతం యొక్క ఈ భాగాన్ని ఉపయోగించడం లేదు కాబట్టి పూర్తి కస్టమ్ డిజైన్లో ప్లేస్మెంట్ యొక్క లక్షణాలలో ఇది ఒకటి అప్పుడు ట్రయల్ వృధా అయిన కొంత ప్రాంతం కావచ్చు తర్వాత మనం స్టాండర్డ్ సెల్ డిజైన్ శైలికి వద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా అంతకు ముందు చెప్పిన విధంగానే ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలు ఒక్కటే కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని స్పష్టం చేద్దాం కాబట్టి ఈ స్టాండర్డ్ సెల్స్ డిజైన్ శైలిలో మీ లేఅవుట్ ప్రాంతం ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీరుస్టాండర్డ్ సెల్స్ ఒక్కొక్కటిగా ఉంచవలసిన అనేక వరుసలు ఉంటాయి ఇక్కడ నేను మీకు రెండు వరుసలు చూపిస్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర కొన్ని స్టాండర్డ్ సెల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక సెల్ ఆకారం ఇలా మరొకటి తక్కువ వెడల్పుగా ఇప్పుడు వాటిని నేను ఎక్కడో ఒక చోట ఉంచాలి అనుకుంటున్నా కాబట్టి ఫ్లోర్ప్లానింగ్ నేను ఈ బ్లాక్ల కోసం తాత్కాలిక స్థలాన్ని కనుగొనవలసి ఉంది దీన్ని బ్లాక్ 1 అని పిలుద్దాం మరియు దీన్ని బ్లాక్ 2 అని పిలుద్దాం ఫ్లోర్ప్లానింగ్ దశ సమయంలో నా బ్లాక్ 1 ను ఇక్కడ ఉంచాలని నిర్ణయించుకున్నాను బ్లాక్ 2 నేను ఇక్కడ ఉంచాలని నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు డిజైన్ శైలిలో ఉన్న అడ్డంకి కారణంగా ఫ్లోర్ప్లానింగ్ సమయంలో మన బ్లాక్లను ఈ ప్రామాణిక సెల్ వరుసల వెంట మాత్రమే ఉంచాలని మనము ప్లాన్ చేయవలసి వస్తుందని మీరు చూస్తారు ప్లేస్మెంట్లో కూడా మనము అదే పని చేయాలి మీరు బ్లాక్ను ఉంచగల ఏకైక ప్రదేశాలు ఇవే కాబట్టి ఫ్లోర్ప్లానింగ్ సమయంలో మీరు ఏమి చేసారో ఖచ్చితంగా ప్లేస్మెంట్ సమయంలో కూడా మనం అదే చేయాలి కాబట్టి స్టాండర్డ్ సెల్ డిజైన్ విషయంలో రెండు సమస్యలు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీ లక్ష్యం మొత్తం లేఅవుట్ ప్రాంతాన్ని కనిష్టీకరించడం లేఅవుట్ ప్రాంతం అంటే మీ ఇంటర్కనెక్షన్ సంక్లిష్టత కనిష్టీకరించే విధంగా మీరు బ్లాక్లను కేటాయించడం అంటే మీరు పరస్పరం అనుసంధానించడానికి అవసరమైన ట్రాక్ల సంఖ్య అంటే ఛానెల్లు కొన్ని ఛానెల్ ఎత్తులను తగ్గించడం మళ్ళీ ఈ రేఖాచిత్రానికి తిరిగి రావడం వంటివి ఛానెల్ ఎత్తు ఇది ఇంటర్ కనెక్షన్ వైర్లు వేయవలసిన ప్రదేశం ఇది మరియు ఇక్కడ ఎన్ని ట్రాక్లు వేయబడతాయి అనేదానిపై ఆధారపడి ఛానెల్ యొక్క ఎత్తు ట్రయల్ చేయబడుతుంది కాబట్టి మీకు తక్కువ సంఖ్యలో ట్రాక్లు అవసరమయ్యే విధంగా బ్లాక్ను కేటాయించడం ఒక లక్ష్యం అందువల్ల ఛానెల్ యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది మరియు వాస్తవానికి మనము విశాలమైన వరుస యొక్క వెడల్పును తగ్గించాలనుకుంటున్నాము ప్రామాణిక సెల్ రూపకల్పన వలె అన్ని అడ్డు వరుసలు ఒకే వెడల్పుతో ఉండటం మంచిది అది మీకు ప్రాంతం యొక్క ఉత్తమమైన వినియోగాన్ని అందిస్తుంది కానీ మళ్ళీ కొంచెం చివరిలో అసమాన బ్లాక్స్ ఉండవచ్చు కాబట్టి అక్కడ కొద్దిగా అసమతుల్యత ఉండవచ్చు కొద్దిగా అసమతుల్యత ఉన్నప్పటికీ దాని వలన వెడల్పుల మధ్య చాలా తేడా ఉండకూడదని మనము ప్రామాణిక సెల్ లేఅవుట్లో విశాలమైన వరుసను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము ఇదే నేను పేరుకొన్నాను మరియు చివరి పాయింట్ ఏంటంటే సెల్ రూటింగ్ ద్వారా ఏదో ఉంది ఇది అధునాతన రూటింగ్ అల్గోరిథంలలో కూడా ఒక ఎంపిక ఇక్కడ మీకు దాదాపు ఛానెల్ రహిత డిజైన్ వస్తుంది కాబట్టి దీని అర్థం ఈ రేఖాచిత్రం సహాయంతో ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానుఈ రేఖాచిత్రంలో చూస్తే మీరు ఇంటర్ కనెక్షన్ల కోసం ప్రత్యేక ప్రాంతాన్ని ఉంచారని గమనిస్తారు కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు అంటే మీరు రెండు వేర్వేరు పొరలలో క్షితిజ సమాంతర మరియు నిలువు వరుసలను లేఅవుట్ చేసినట్లైతే మీరు ఈ విధమైన కనెక్షన్లను పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ కనెక్షన్లు మెటల్ పొరలపై అంటే సాధారణం కంటే అధిక పొర ఉపరితలంపై సృష్టించబడతాయి వీటి తో పోల్చితే వాస్తవ ట్రాన్సిస్టర్లతో ఉపరితలం క్రింద కల్పించబడిన పాలి సిలికాన్ ఉపయోగించి కల్పించబడింది ఈ పొరలలో విస్తరణ ఉంటుంది కాబట్టి మెటల్ పొరలు ఏమైనప్పటికీ అవి ట్రాన్సిస్టర్ల పొర పై సృష్టించబడతాయి కాబట్టి అవి ట్రాన్సిస్టర్ల పైన ఉన్నందున ఇలాంటి ఇంటర్కనెక్షన్ లను సృష్టించకుండా ఎవరూ మిమ్మల్ని నిరోధించడం లేదు ఇక్కడ మీరు ఈ విధంగా ఒక ఇంటర్ కనెక్షన్ చేయగలరని అనుకుందాం అంటే మీరు సెల్ పైన ఉన్న ఇంటర్ కనెక్షన్ పంక్తులను వేరే పొరపై గీస్తున్నారు దీనిని సెల్ రౌటింగ్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు మీ రౌటింగ్ను పూర్తి చేయగలిగితే అంటే సెల్ పైన అమర్చే పద్ధతిలో అప్పుడు మీకు ఈ ప్రత్యేక ఛానెల్ అవసరం లేదు కాబట్టి మీరు వాస్తవంగా ఛానెల్ రహిత స్టాండర్డ్ సెల్ లేఅవుట్ను పొందుతారు ట్రయల్ మరింత సూక్ష్మం అవుతుంది కాబట్టి తదుపరి మనం గేట్ అర్రేస్ దగ్గరకు వద్దాం మనము కలిగియున్న గేట్ అర్రేస్ ఇక్కడ ఉన్నాయి మనము గేట్ ప్రాంతం కలిగి ఉన్నాము కాబట్టి మీరు విభజన చేసేటప్పుడు మీరు విభజనలను సృష్టిస్తున్నారు మీరు ప్రతి విభజన మూలకాలను ఎక్కడో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్లోర్ప్లానింగ్ లో మీరు అదే పని చేస్తున్నారు ప్లేస్మెంట్ కూడా మీరు అదే పని చేస్తారు కాబట్టి ఈ అన్ని దశల యొక్క అంతిమ లక్ష్యం గేట్ అర్రేస్లోని ఒక నిర్దిష్ట ప్రదేశంలోకి ఒక గేట్ను ట్రయల్ చేయడం కాబట్టి గేట్ అర్రే డిజైన్ స్టైల్ కోసం విభజన ఫ్లోర్ప్లానింగ్ ప్లేస్మెంట్ ఈ మూడు కలిపి విలీనం చేయబడతాయి అవి నిజంగా భిన్నమైనవి కావు కానీ FPGA లకు అయితే సమస్య కొద్దిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఒక నిర్దిష్ట గేటును మ్యాపింగ్ చేయడం లేదు FPGA ల కోసం ఒక ఉదాహరణ తీసుకుందాం నా దగ్గర ఇలాంటి సర్క్యూట్ నెట్లిస్ట్ ఉందని అనుకుందాం నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను నాకు ఇలాంటి సర్క్యూట్ ఉందని అనుకుందాం ఇక్కడ చాలా గేట్లు ఉన్నాయి ఇప్పుడు నేను మీరు కలిగి ఉన్న 4 ఇన్పుట్ లుక్అప్ టేబుల్స్ ను FPGA లోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రకమైన దృష్టాంతంలో నేను చెప్పినట్లుగా మీరు ఒక గేట్ను LUT లోకి మ్యాప్ చేస్తున్నట్లు కాదు కానీ 4 ఇన్పుట్లు మరియు 1 అవుట్పుట్ను కలిగి ఉన్న ఏదైనా సాధారణ సర్క్యూట్ లేదా సబ్ సర్క్యూట్ను LUT లోకి మ్యాప్ చేయవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలో మీరు సర్క్యూట్ యొక్క ఈ భాగాన్ని ఒక LUT లోకి మ్యాప్ చేయవచ్చు దీనిని LUT 1 అని పిలుద్దాం మరియు మిగిలిన పార్ట్ ట్రయల్ 3 ఇన్పుట్లను మరియు ఒక అవుట్పుట్ను రెండవ LUT లో కలిగి ఉంటుంది కాబట్టి FPGA ల మ్యాపింగ్ చాలా సులభం కాబట్టి మీరు మీ నెట్లిస్ట్ ట్రీని తీసుకోండి మరియు నెట్లిస్ట్ ట్రీ నుంచి మీరు నిజంగా గ్రాఫ్ నుండి సబ్ సర్క్యూట్లను కనుగొంటారు ఇది 4 ఇన్పుట్లు మరియు 1 అవుట్పుట్ కలిగి ఉంటుంది మరియు ఒక రకమైన గ్రాఫ్ పార్టిషనింగ్ ను చేస్తుంది కాబట్టి ప్రస్తుతం గ్రాఫ్ పార్టిషనింగ్ కోసం చాలా మంచి వాడుకలో ఉన్న అల్గోరిథంలు ఉన్నాయి ఇది సరైనది కాబట్టి ఇది FPGA ల కోసం జరుగుతుంది ఇప్పుడు ప్లేస్మెంట్ అల్గోరిథంల గురించి మాట్లాడుతుంటే ప్లేస్మెంట్ అల్గోరిథంలను విస్తృతంగా ఈ విధాలుగా వర్గీకరించవచ్చు ఒక సిములేషన్ బేస్ సిమ్యులేటెడ్ ఎనియలింగ్ సిమ్యులేటెడ్ ఎవాల్యూషన్ లేదా జెనెటిక్ అల్గోరిథం మీద ఆధారపడి ఉంటుంది ఫోర్స్ డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇది కూడా చాలా ఆసక్తికరమైన పద్ధతి పార్టిషనింగ్ ప్రక్రియ నుండి మీరు ప్లేస్మెంట్ను సృష్టించే పద్ధతులు ఉన్నాయి బ్రూయర్స్ అల్గోరిథంBreuer's algorithm మరియు కొన్ని మాడిఫికేషన్ టెర్మినల్ ప్రోపగేషన్ వంటి పద్ధతులు ఉన్నాయి మరియు మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి క్లస్టర్ పెరుగుదల ఫోర్స్ డైరెక్ట్డ్ మీరు ఇతర వర్గాలుగా కూడా చేయవచ్చు కాబట్టి ఇది ఇనిషియల్ క్లస్టర్ను సృష్టించడానికి ఉపయోగించవచ్చు ఇది క్లస్టర్ కావచ్చు లేదా ఒకరకమైన ఇనిషియల్ ప్లేస్మెంట్ కావచ్చు దీన్ని ఉదాహరణకు సిమ్యులేటెడ్ ఎనియలింగ్ ప్రక్రియలో మెరుగుపరచవచ్చు కాబట్టి ఈ అల్గోరిథంలలో కొన్నింటిని చూద్దాం సిమ్యులేటెడ్ ఎనియలింగ్ అనేది ప్లేస్మెంట్ సమస్యకు సంబంధించి బాగా ప్రాచుర్యం పొందిన అల్గోరిథం మనము ఇంతకుముందు సిమ్యులేటెడ్ ఎనియలింగ్ గురించి మాట్లాడుకున్నాము సిమ్యులేటెడ్ ఎనియలింగ్ గురించి మనము చెప్పుకున్న దానిని గుర్తుకు తెచ్చుకోవడానికి కొంత సమయం కేటాయించుదాము మరియు మనము ఈ టూల్ ని ఎలా వర్తింపజేస్తామో చూద్దాము మాడ్యూల్ ప్లేస్మెంట్ యొక్క ఈ ప్రత్యేక సమస్యకు చెందిన ఈ టూల్ ని మీరు టూల్ లేదా అల్గోరిథం అని చెప్పవచ్చు కాబట్టి సిమ్యులేటెడ్ ఎనియలింగ్ ఇది మెటల్స్ లేదా గ్లాస్ లలో ఎనియలింగ్ ప్రక్రియను సిములేట్ చేసే ప్రక్రియ అని నేను ప్రస్తావించాను కాబట్టి మనము మెటల్ లేదా గ్లాస్ క్రిస్టల్స్ను సృష్టించే అప్పుడు మనము ఏమి చేస్తాముమనము పదార్థాన్ని అధిక ఉష్ణోగ్రతకు కరిగించి ద్రవంగా మార్చి కూలింగ్ చేస్తాము పదార్థం ద్రవ స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా చల్ల బరుస్తూ క్రిస్టలైజింగ్ చేసి మనకు కావలసిన పదార్థము ఆకారంలోకి తీసుకు వస్తాము కాబట్టి విషయం ఏమిటంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్ చాలా వోలటైల్ గా ఉంటాయి అవి చాలా వేగంగా కదులుతుంటాయి కానీ ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ అవి మరింత స్థిరీకరించబడతాయి కాబట్టి ఇలాంటిదే ఇక్కడ జరుగుతుంది ప్రారంభంలో విషయాలు మారవచ్చని కొన్ని అనాలోజి ని గీస్తారు కానీ మీరు సమయానుకూలంగా కదులుతున్నప్పుడు విషయాలు మరింత స్థిరంగా మారతాయి కాబట్టి మీరు ఇనిషియల్ ప్లేస్మెంట్లో ప్రారంభించే అనాలోజి ఇలా ఉంటుంది మెటీరియల్ యొక్క ఇనిషియల్ లిక్విడిటీ ను సూచిస్తుంది మీరు మెరుగుపరచాలనుకుంటున్న ఇనిషియల్ ప్లేస్మెంట్తో ప్రారంభించండి మీరు అనేక కదలికలను నిర్వచించారు ఉదాహరణకు బ్లాక్లను మార్పిడి చేయడం బ్లాక్ను ఒక స్థానం నుండి మరొక స్థానానికి తరలించడం బ్లాక్ యొక్క ధోరణిని మార్చడం మొదలగునవి ఇది పెరుగుతున్న మెరుగుదలలకు దారితీయవచ్చు కాబట్టి మీకు మెరుగుదల లభిస్తే మీరు అంగీకరిస్తారు కాస్ట్ తగ్గించే ట్రయల్ ఎల్లప్పుడూ అంగీకరించబడుతుంది అయితే మీరు ఒక కదలికను కనుగొంటే కానీ కాస్ట్ పెరుగుతోంది కాబట్టి మీరు అలాంటి చర్యను ఎల్లప్పుడూ తిరస్కరించడం లేదు కాబట్టి మీరు ఆ కదలికను తిరస్కరించవచ్చు కానీ ఆ చర్య ఇటరేషన్స్ సంఖ్యతో తగ్గే ప్రాబబిలిటీ తో అంగీకరించబడుతుంది ఈ వ్యూహం లోకల్ మినిమాలో చిక్కుకునే ప్రక్రియను నివారించడంలో సహాయపడుతుంది నేను ఏదైనా ఆప్టిమైజేషన్ సమస్యలో చూడగలను కాబట్టి సాధారణంగా సంక్లిష్ట సమస్యలో మనకు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండవచ్చు మీరు ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు సమయం కాస్ట్ అవుతుంది మీ కాస్ట్ మళ్లీ పెరుగుతూ మళ్లీ తగ్గుతున్నట్లు మీరు కనుగొనవచ్చు కాబట్టి అనేక మినిమా పాయింట్లు ఉండవచ్చు కాబట్టి మీరు చూస్తే ఇక్కడ మీరు కాస్ట్ ను తగ్గించడానికి పూర్తిగా గ్రీడీ విధానాన్ని ఉపయోగిస్తే అప్పుడు మీరు ఇక్కడే చిక్కుకుపోతారు కానీ మీరు కొన్ని స్నూప్లను అనుసరిస్తే మీరు ఈ దిశలో ముందుకు వెళితే మీరు ట్రయల్ వైపు కదులుతారు మరియు మీరు బహుశా ఈ వ్యాలీ లో పడవచ్చు మరియు ఈ పరిష్కారాన్ని మరింత తక్కువ కాస్ట్ తో ట్రయల్ చేయవచ్చు మీరు లోకల్ మినిమా పాయింట్లను అవాయిడ్ చేస్తున్నారని చెప్పడం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది ఇవి లోకల్ మినిమా పాయింట్లు ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే వర్డ్స్ టైం తో తగ్గే ప్రాబబిలిటీ తో కదలికలను మీరు అంగీకరిస్తారని నేను చెప్పాను కాబట్టి దీన్ని ఎలా అమలు చేయాలి ప్రోగ్రామింగ్ పరంగా మనము ఈ విధంగా అమలు చేస్తే మీరు ఉష్ణోగ్రతను సూచించే వేరియబుల్ను ఉంచవచ్చు మనం అనుకున్నట్లు నేను ఈ ఉష్ణోగ్రతను అధిక విలువ తో ప్రారంభిస్తానని అనుకుందాం ప్రతి ఇటరేషన్స్ చివరలో నేను ఉష్ణోగ్రతనుసవరించుకుంటూ ఉంటాను ఎలా అనగా T కి సమానం అయిన T మనం అనుకున్నట్టు 0 95 తో గుణిస్తే మోడిఫై చేస్తాను కాబట్టి అడుగడుగునా నేను ఈ ఉష్ణోగ్రతను క్రమంగా 100000 నుంచి తగ్గిస్తాను మొదటి ఇటరేషన్ తరువాత అది 95000 అవుతుంది 7 ఇటరేషన్ తరువాత అది ఇంకా తక్కువగా ఉంటుంది ఈ విధంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు టెంపరేచర్ వర్సెస్ టైం ని ప్లాట్ చేస్తే ఇది కూడా ఈ గుణకార కారకాన్ని బట్టి వక్రరేఖ వద్ద కొన్ని వాలులను అనుసరించి తగ్గుతుంది మరియు మధ్యలో మీరు ఒక పరామితిని ఉపయోగించవచ్చు e−αT α ఒక కాన్స్టెంట్ కాబట్టి మీరు ప్రాబబిలిటీ తో వర్స్ మూవ్ ను అంగీకరిస్తారు కాబట్టి ఈ ప్రాబబిలిటీ మీన్ కి T ఎక్కువగా ఉండటం మీరు చూస్తారు అంటే e పవర్ ఆఫ్ మైనస్కు చాలా తక్కువ సంఖ్య కాబట్టి ఈ సంఖ్య వాస్తవానికి 1 కి దగ్గరగా ఉంటుంది కానీ ఉష్ణోగ్రత తగ్గడంతో ఇది మరింత తక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రాబబిలిటీ వాస్తవానికి తగ్గుతుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే ఇటరేషన్ యొక్క ప్రారంభ భాగాల వైపు మీరు పదాలను అంగీకరించవచ్చని మీరు అనుకుంటున్నారు కానీ సమయం పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ప్రాబబిలిటీనీ తగ్గిస్తాము వర్స్ మూవ్ను అంగీకరించే అవకాశం మరింత తక్కువ అవుతుంది ఇది ఆలోచన కాబట్టి అభివృద్ధి చేయబడిన చాలా ప్రాచుర్యం పొందిన సిములేటెడ్ ఎనియలింగ్ టూల్ ని టింబర్వోల్ఫ్ అని పిలుస్తారు వాస్తవానికి టైం కి ఒక పాయింట్ ఉంది కానీ టింబర్వోల్ఫ్ బాగా తెలిసిన ప్లేస్మెంట్ అల్గోరిథం మరియు ఇది ప్రధానంగా స్టాండర్డ్ సెల్ బేస్ డిజైన్ల కోసం ప్లేస్మెంట్ను రూపొందించడానికి ఉపయోగించబడింది మరియు వాస్తవానికి ఇది సాధారణ ఫుల్ కస్టమ్ డిజైన్లకు కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు టింబర్వోల్ఫ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది సిములేటెడ్ ఎనియలింగ్ ప్రక్రియ లేదా అల్గోరిథం యొక్క మొత్తం సూడో కోడ్వేరే ట్రయల్ చూద్దాం నేను చెప్పినట్లుగా వేరియబుల్ T ని ఉష్ణోగ్రతతో సూచిస్తాము నేను చెప్పిన ఉదాహరణ వంటి కొన్ని ట్రయల్ విలువతో ఉదాహరణకు100000 ప్రారంభ ఉష్ణోగ్రత అనుకుని దీన్ని ప్రారంభిస్తాము మరియు మీరు బ్లాకుల ప్రారంభ ప్లేస్మెంట్తో ప్రారంభించండి కాబట్టి మొదట్లో మనం యాదృచ్ఛిక ప్లేస్మెంట్తో ప్రారంభించవచ్చు లేదా కొంత మేధస్సు కోసం సృష్టించబడిన కొన్ని ప్లేస్మెంట్ తరువాత చూస్తారు ఇప్పుడు ఈ వైల్ లూప్లో నేను ఫైనల్ ఉష్ణోగ్రతను సృష్టించగలను నేను ఫైనల్ ఉష్ణోగ్రతను నిర్వచించగలను ఫైనల్ టెంపరేచర్ను 0 5 గా నిర్వచించాను కాబట్టి ప్రతి పునరావృతంలో నేను షెడ్యూల్ T కి సమానమైన ఉష్ణోగ్రత T ని తగ్గిస్తున్నాను T కి సమానమైన T ను 0 95 గుణించి సవరిస్తున్నాము కాబట్టి టి తగ్గుతోంది కాబట్టి T సమయానికి తుది ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది అప్పుడు మీరు లూప్ నుండి బయటకు వెళ్తారు లేకపోతే మీరు పునరావృతమవుతారు ఇప్పుడు ప్రతి ఉష్ణోగ్రత విలువ T వద్ద మీరు అనేక అంతర్గత ఉచ్చులు లేదా పునరావృత్తులు చేస్తున్నారు అయితే ప్రతి ఉష్ణోగ్రత వద్ద ట్రయల్స్ సంఖ్య ఇంకా పూర్తి కాలేదు మీరు 100 ట్రయల్ కదలికలను సృష్టించాలని నిర్ణయించుకునారు అనుకోండి దీని అర్థం T యొక్క ప్రతి విలువ వద్ద అని కాబట్టి T యొక్క ప్రతి విలువకు లోపలి While loop 100 సార్లు లూప్ అవుతుంది కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఫంక్షన్ కాల్ పెర్టర్బ్ అని పిలిచే ట్రయల్ ను కదలిక చేస్తారు ఇది మీ ప్లేస్మెంట్ P లో చిన్న మార్పులు చేస్తుంది అది మీ కొత్త ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి మీకు కాస్ట్ ఫంక్షన్ ఉంది మీరు మీ క్రొత్త భాగం కొత్త ప్లేస్మెంట్ మరియు అసలు ప్లేస్మెంట్కు అనువర్తిత చేసుకున్నారు తద్వారా వచ్చే తేడా ΔC లో చూడండి ΔC ప్రతికూలంగా ఉండటం మీరు గమనిస్తే మీరు మంచి ప్లేస్మెంట్ను కనుగొన్నట్టు కాబట్టి మీరు దీన్ని అంగీకరించి మీ P గా మార్చండి ఈ క్రొత్త ప్లేస్మెంట్ ద్వారా P ని భర్తీ చేయండి అయితే మీ ఖర్చు పెరుగుతోంది సానుకూలంగా ఉంటుంది అప్పుడు మీరు ఇలాంటి ఫంక్షన్ను ఉపయోగిస్తారు 0 మరియు 1 మధ్య యాదృచ్ఛిక సంఖ్య ఉంటే యాదృచ్ఛిక సంఖ్యను ట్రయల్ ΔC కంటేఎక్కువ గా ఉత్పత్తి చేస్తే ఇది పునరావృత ప్రారంభ భాగం వైపు మీ సంభావ్యత పెద్దదిగా ఉంటే ఈ పరిస్థితిని సృష్టిస్తుంది కానీ T పెరిగేకొద్దీ సంభావ్యత చిన్నదిగా ఉంటుంది ఈ పరిస్థితి ఆ జాగ్రత్త తీసుకుంటుంది కాబట్టి ఈ సంభావ్యతతో యాదృచ్ఛికం దాని కంటే ఎక్కువగా ఉంటుంది అప్పుడు మీరు మాత్రమే ఈ అధ్వాన్నమైన చర్యను అంగీకరిస్తారుఈ ప్రక్రియను పునరావృతం చేయడం నాకు తెలుసు ఇది చాలా సులభం ప్రక్రియ చాలా సులభం కదా కాబట్టి టింబర్వోల్ఫ్లో ప్రారంభ ఉష్ణోగ్రత 4 మిలియన్లకు నిర్ణయించబడింది చివరి ఉష్ణోగ్రత 0 1 ఈ షెడ్యూల్ నేను చెప్పినంత సులభం కాదుT లోకి 0 95 కానీ ఇది కొన్ని గుణకార కారకం ఇది శీతలీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు సమయం మారుతుందిమీరు ఆల్ఫా టి తో 0 8 కి సమానంగా ప్రారంభిస్తారు కానీ ఉష్ణోగ్రత యొక్క మధ్యస్థ పరిధిలో మీరు దీన్ని 0 95 గా చేస్తారుచివరికి మీరు మళ్ళీ 0 8 చేయండి కాబట్టి ఏమి జరుగుతుందంటే శీతలీకరణ క్రమం వాస్తవానికి ఇలా ఉంటుంది ప్రారంభంలో ఇది ఒక నిర్దిష్ట రేటుతో శీతలీకరణ అవుతుందిఅప్పుడు అది సమం అవుతుంది ఆపై ట్రయల్ ఇక్కడ వరకు చల్లబరుస్తుంది కాబట్టి ఇది ఈ ఉష్ణోగ్రత వర్సెస్ టైమ్ కర్వ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది నిర్ణయించబడింది లేదా ప్రయోగం ద్వారా చేరుకున్న పాయింట్కాబట్టి వివిధ రకాల షెడ్యూల్ ఫంక్షన్లను ఉపయోగించడం ద్వారారచయితలు సెచెన్ మరియు సాంగియోవన్నీ విన్సెంటెల్లి ఈ రకమైన ఫంక్షన్ ప్లేస్మెంట్ కోసం ఉత్తమంగా పనిచేస్తుందని వారు కనుగొన్నారు కాబట్టి పెర్టుర్బ్ ఫంక్షన్లో వారు 3 వేర్వేరు ప్రత్యామ్నాయ ట్రయల్ను ఉపయోగించారుఈ M1 M2 మరియు M3 ఈ M1 బ్లాక్ యాదృచ్చికంగా ఎంచుకున్న బ్లాక్ను క్రొత్త ప్రదేశానికి స్థానభ్రంశం చేయాలని సూచిస్తుంది ఈ బ్లాక్ మరియు క్రొత్త స్థానాన్ని చూడండి ఈ రెండూ సాధారణంగా యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడతాయి రెండవ కదలిక M2 మీరు రెండు యాదృచ్ఛిక బ్లాకులను ఎంచుకుంటే మీరు స్థానాలను పరస్పర మార్పిడి చేస్తారు మూడవ కదలిక మీరు యాదృచ్ఛికంగా ఒక బ్లాక్ను ఎంచుకుంటారని మీరు ధోరణిని మారుస్తారు ఓరియంటేషన్ అంటే మీరు మిర్రర్ ఇమేజ్ తీసుకోండి మిర్రర్ ఇమేజ్ అంటే మీకు బ్లాక్ ఉంది అంటే మీరు దాని అద్దం x దిశలో తీసుకోండి x దిశలో తిప్పవచ్చు లేదా వై దిశలో బాగా తిప్పవచ్చు Y దిశలో తిరగడం పూర్తి అనుకూల రూపకల్పనకు వర్తిస్తుందిప్రామాణిక సెల్స్ కోసం మీరు దీన్ని నిజంగా చేయలేరు ఎందుకంటే మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే ప్రామాణిక ట్రయల్ VDD పైభాగంలో నడుస్తుంది మరియు భూమి అడుగున నడుస్తుందిమీరు ఈ విధంగా చెప్పినట్లయితే భూమి పైకి వెళ్తుంది మరియు VDD తగ్గుతుందికానీ సాధారణ పూర్తి ఆచారం కోసం మీరు దీన్ని బాగా చేయవచ్చు మరియు ఈ కదలికలు M1 M2 M3 మళ్ళీ యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడతాయి మరియు M3 అది చేసిన విధంగానే ఎంపిక చేయబడుతుంది ఈ M1 మీరు దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నది తిరస్కరించబడినప్పుడు మాత్రమేఉదాహరణకు మీరు యాదృచ్చికంగా తరలించడానికి క్రొత్త స్థానాన్ని ఎంచుకోండికానీ ఇప్పటికే క్రొత్త ప్రదేశం ఆక్రమించబడిందని మీరు కనుగొన్నారు మీరు కదలికను చేయలేరు అప్పుడు మీరు M3 ను మాత్రమే ప్రయత్నించండి ఇది ఒక వ్యూహం కాబట్టి కొన్ని దృష్టాంతాలు ఈ దృష్టాంతాలు ప్రామాణిక సెల్స్ కలిగి ఉంటాయి M1 కదలిక ఏమి చెబుతుందంటే కాబట్టి నేను యాదృచ్ఛికంగా ఒక బ్లాక్ను ఎంచుకుంటాను నేను దానిని క్రొత్త ప్రదేశానికి తరలించాను ఈ బ్లాక్ ఇక్కడకు తరలించబడుతుందని మనము చెప్పుకున్నాము ఈ M2 నేను యాదృచ్ఛికంగా రెండు బ్లాకులను తీయగలనని చెప్తుంది మరియు ఇది స్థలం అనుమతిస్తే నేను వాటిని మార్పిడి చేస్తాను నేను ఈ బ్లాక్ను ఇక్కడికి తీసుకువస్తాను మరియు నేను ఈ బ్లాక్ను ఇక్కడికి తరలించాను మరియు నేను చెప్పినట్లుగా M3 లాంటి బ్లాక్ నాకు ఉంటే నేను అద్దం ఇమేజ్ తీసుకుంటాను అంటే 1 ఎడమ 2 కుడి ఇది 2 లేదా 1 అవుతుంది లేదా నేను దానిని y దిశలో కూడా ప్రతిబింబించగలను కాబట్టి ఈ 3 4 3 4 గా ఉంటుంది కానీ నిలువుగా దాని ధోరణి మారుతుంది కాబట్టి ఈ పద్ధతిలో బ్లాక్ తిప్పబడుతుంది కానీ మళ్ళీ నేను ప్రామాణిక సెల్ కోసం ఈ రకమైన నిలువు భ్రమణం అర్ధవంతం కాదని చెప్పాను ఈ భ్రమణం ఇది పూర్తి కస్టమ్ డిజైన్ స్టైల్ ప్లేస్మెంట్ కోసం మాత్రమే అనుమతించబడుతుంది అర్థం అయింది అని అనుకుంటున్నాను ఇప్పుడు కదలికల ఎంపిక ఇలా జరిగింది మొదట టింబర్వోల్ఫ్ M1 మరియు M2 ల మధ్య కదిలింది కానీ M1 యొక్క సంభావ్యత 80 శాతం 4 by 5 M2 యొక్క సంభావ్యత 20 శాతం 1 by 5 ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీరు M1 ను ఎంచుకుంటే మరియు అది తిరస్కరించబడితే అంటే మీరు దానిని తరలించలేరు అప్పుడు M3 రకం యొక్క కదలిక సంభావ్యత 0 1 10 శాతం సంభావ్యతతో జరుగుతుంది కానీ మీరు కదలికలు చేసినప్పుడు మీరు చూడాలనుకుంటున్నది కూడా ఉంది మాడ్యూల్ను ఎంత దూరం స్థానభ్రంశం చేయవచ్చో మరియు ఏ జత మాడ్యూల్ను పరస్పరం మార్చుకోవాలో కొన్ని పరిమితులు ఉన్నాయి నేను అన్నేలింగ్ ప్రక్రియ యొక్క లక్షణాలను సిమ్ములేషన్ లో చెప్పినట్లుగా ప్రారంభంలో నేను చాలా అస్థిరత బ్లాక్లను ఎక్కువ దూరం ప్రయాణించటానికి అనుమతిస్తున్నాను కానీ సమయం పెరుగుతున్న కొద్దీ నేను అలాంటి యాదృచ్ఛిక లేదా తీవ్రమైన కదలికలను అనుమతించను సమీప పరిసరాల్లోని బ్లాక్లు మాత్రమే దీని చుట్టూ తిరగగలవు ఇది నా ఆలోచన కాబట్టి ఇక్కడ మనము ఒక రకమైన శ్రేణి పరిమితిని ఉపయోగిస్తాము ఆలోచన ఏమిటంటే శ్రేణి పరిమితి దీర్ఘచతురస్రాకార ప్రాంతం లాంటిది మీరు దీర్ఘచతురస్రాకార స్థలాన్ని దీర్ఘచతురస్రాకార విండో గా ఊహించగలరు కాబట్టి ప్రారంభంలో మీరు ఈ R తో ప్రారంభించండి ఇది మొత్తం లేఅవుట్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అనగా R లోపల ఎక్కడైనా కదలికలు అనుమతించబడతాయి కానీ పునరావృత్తులు పురోగమిస్తున్నప్పుడు R యొక్క ఈ పరిమాణం చిన్నదిగా మరియు ఇంకా చిన్నదిగా మారుతుంది కాబట్టి ఒక దశలో ఉన్న పరిధి సరిపోలలేదు అది ఏంటి అంటే ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతం సూచించిన ఈ ప్రాంతంలో మాత్రమే మీరు కదలగలరు అంతకు మించి కాదు కాబట్టి ఉష్ణోగ్రత తగ్గడంతో విండో పరిమాణం తగ్గిపోతుంది కాబట్టి ఇది ఆలోచన కాబట్టి ఖర్చు ఫంక్షన్ దానికి 3 భాగాలు ఉన్నాయి మొదటిది అన్ని నెట్స్ యొక్క అంచనా పొడవు యొక్క బరువు మొత్తం నెట్స్ యొక్క ధరను ఎలా అంచనా వేయాలో మేము ఇంతకు ముందే చూశాము రెండవది ప్లేస్మెంట్ సమయంలో మీరు ఇక్కడ లేరు ఇది అతివ్యాప్తిని అనుమతించేది కాదు కానీ అతివ్యాప్తి అనుమతించబడదని మీకు తెలుసు కాబట్టి అతివ్యాప్తి చేయడానికి అనుమతించకుండా మీరు ఏమి చేస్తారు బ్లాక్స్ అతివ్యాప్తి చెందుతాయని మీరు చెబుతున్నారు కానీ అతివ్యాప్తి చెందడానికి జరిమానా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఖర్చును తగ్గించేటప్పుడు ఎక్కడైనా అతివ్యాప్తి కేసులు స్వయంచాలకంగా తొలగించబడతాయి కాబట్టి రెండవ ఖర్చు అతివ్యాప్తి చెందడానికి పెనాల్టీ ఖర్చు మరియు మూడవ ఖర్చు వ్యయం అనేది వేర్వేరు ప్రామాణిక సెల్ వరుసలలో అసమాన పొడవుకు జరిమానా ఎందుకంటే అన్ని అడ్డు వరుసలు ఒకే వెడల్పుతో ఉండాలి అని మీరు కోరుకుంటారు కానీ తేడా ఉంటే మీరు మూడవ జరిమానా ఎదుర్కొంటారు కాబట్టి ఇదే నేను పేర్కొన్నది కాస్ట్ ఫంక్షన్ యొక్క ఖర్చు 2 అతివ్యాప్తికి జరిమానా మరియు అదేవిధంగా మూడవది వరుసల యొక్క అసమాన పొడవుకు జరిమానా కాబట్టి సారాంశాన్ని బట్టి టింబర్వోల్ఫ్ చాలా విజయవంతమైన ప్లేస్మెంట్ సాధనాల్లో ఒకటి ఇది ప్రామాణిక సెల్ బేస్ డిజైన్ల కోసం ఉపయోగించబడింది అయితే కొంత మార్పుతో పూర్తి వాడుక వంటి ఇతర డిజైన్ శైలులకు కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము మన తదుపరి ఉపన్యాసాలలో ప్లేస్ మెంట్ యొక్క మరికొన్ని పద్ధతులు లేదా అల్గోరిథంలను చూస్తాము